డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చర్చిస్తున్నాము ఆ కొనసాగింపులో ఇది మూడవ మాడ్యూల్ చివరి మాడ్యూల్ను తీసుకున్నాము ఇది B ట్రీ ని అర్థం చేసుకోవడంలో చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఇది మనము కోరుకుంటున్నాము ఈ మాడ్యూల్లో మనము B ట్రీ ను కూడా శీఘ్రంగా పరిశీలిస్తాము కాబట్టి ఇప్పుడు B ట్రీ ప్రధాన డేటా స్ట్రక్చర్లలో ఒకటి కాబట్టి B ట్రీ ఇప్పుడు ఉంది మనము ఆర్డెర్డ్ సూచికలను లో క్రమబద్ధీకరించిన పద్ధతిలో ఉంచవచ్చు దానిపై మీరు ద్వితీయ సూచికను నిర్మించవచ్చు కానీ ఇది సమర్థవంతమైన మార్గం కాదు ఎందుకంటే ఫైల్ పెరుగుతున్న కొద్దీ పనితీరు క్షీణిస్తుంది చాలా ఓవర్ఫ్లో బ్లాక్ అవసరం అవుతుంది ఇది చాలా ఖరీదైన వ్యవహారం B ట్రీ కు విరుద్ధంగా ఇది స్వయంచాలకంగా స్థానిక మార్పులతో చిన్న బిట్స్ చాలా విస్తృతంగా ఉపయోగించబడతాయి కాబట్టి మనము చర్చించిన 2 3 4 ట్రీ ను గుర్తుకు తెచ్చుకోండి మరియు ఈ చిత్రాన్ని చూడండి కాబట్టి 2 3 4 ట్రీ వివిధ రకాల నోడ్లను కలిగి ఉంటుంది 2 నోడ్ 3 నోడ్ మరియు 4 నోడ్ కాబట్టి పాక్షికంగా మాత్రమే నింపగల నోడ్ ఉండవచ్చు అని మనము అనుకున్నాము మరియు దీనికి వేరే సంఖ్యలో చిల్డ్రన్ ఉన్నాయి నిర్దిష్ట నోడ్లో వేర్వేరు కీలను పెట్టడం గురించి చూసాము కాబట్టి ఇక్కడ నేను B ట్రీ యొక్క ఉదాహరణను చూపిస్తాను ఇది ప్రాథమికంగా సృష్టించే సూచికల పరంగా ఈ ఫైల్ను సూచించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇండెక్స్ కంటే ఎక్కువ మరియు కుడి కంటే తక్కువ ఉన్న అన్ని కీల కోసం ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి అవి ఇక్కడ జరుగుతాయి ఐన్స్టీన్ కంటే ఎక్కువ విలువలు అని అంటున్నాను 2 3 4 ట్రీ చర్చ చివరిలో మనము చెప్పిన అదే రకం కానీ దీనికి వేరియబుల్ సంఖ్య n 2 మరియు n మధ్య ఉంటుంది కాబట్టి n ఇక్కడ ఉంది కాబట్టి మీకు కనీసం రెండు ఎంట్రీలు లేదా గరిష్టంగా 4 ఎంట్రీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది B ట్రీ యొక్క ప్రాథమిక పరిశీలన నిర్వచనం రూట్ నుండి లీఫ్ కు అన్ని మార్గాలు ఒకే పొడవు కలిగి ఉంటాయి ఇది మళ్ళీ మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఎందుకంటే మీరు ఈ మార్గాలన్నింటినీ చూస్తే అవన్నీ ఇక్కడ ఒకే పొడవు 2 కలిగి ఉంటాయి కాబట్టి ఇది 2 3 4 ట్రీ ప్రాథమిక లక్షణం ఇది B ట్రీ గా సాధారణీకరించబడినది కాబట్టి రూట్ లేని ప్రతి నోడ్ లీఫ్ అయితే ట్రీ లో ఇతర నోడ్లు ఉండవు అప్పుడు అది 0 నుండి n 1 విలువలను కలిగి ఉంటుంది ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి సహజంగా ఒక సాధారణ నోడ్ ఇలా ఉంటుంది ఇక్కడ పాయింటర్లు ఖచ్చితంగా ఆర్డెర్డ్ K1 K2 Kn 1 ఇవి 2 3 4 ట్రీ కోసం మనం చూసిన వాస్తవాలు ఒక లీఫ్ నోడ్ అదేవిధంగా సబ్ట్రీ మధ్య ఉన్న రెండు వరుస కీ విలువల మధ్య ఉంటాయి కాబట్టి ఇది ఒక సాధారణ కేసు యొక్క ఉదాహరణ ఇది n ఇక్కడ n 6 ఇంటర్ నోడ్ కనెక్షన్లు వాస్తవానికి సాన్నిహిత్యాన్ని నిర్వచించాయి B ట్రీ సాపేక్షంగా ఉండాలి అని చెప్పాము అది n 2 లింక్ కంటే తక్కువ ఉండకూడదు కాబట్టి తదుపరి స్థాయి n 2 తరువాత స్థాయి 2 n 2 n 2 కాబట్టి మీరు క్రిందికి వెళ్ళిన ప్రతిసారీ మీరు ప్రాథమికంగా n 2 కారకం ద్వారా పెరుగుతుంది అంటే మీ అందరికీ తెలిసినట్లుగా అంటే స్థాయిల సంఖ్య లేదా ఎత్తు log K కు బేస్ n 2 తెలుసుకోవాలి కాబట్టి ఇంసెర్షన్ సమయంలో పునర్నిర్మించవచ్చు శోధన చాలా సరళంగా ఉండాలి ఎందుకంటే ఇది మీరు 2 3 4 ట్రీలో చేసిన దాని యొక్క పొడిగింపు నేను ఇక్కడ ఇవ్వబడిన అల్గోరిథంను దాటవేస్తాను ఎందుకంటే మనము దీనిని ఇప్పటికే వివరంగా చూసాము ఇప్పుడు మనము పరిచయం చేసినవి నకిలీలు అనుసరిస్తాయి కాని మీరు వరుస కీల మధ్య సమానత్వాన్ని అనుమతించినట్లయితే మొత్తం ఊహ కూడా మంచిగా ఉంటుంది కానీ తేడా ఏమిటంటే బహుళ కీలు సమానంగా ఉండవచ్చు అది జరిగితే మీరు అదే కీ విలువను ఉపయోగించాలి కాబట్టి అటువంటి నకిలీల విషయంలో శోధన చేయడం కోసం విధానాన్ని కొద్దిగా సవరించాలి మరియు అన్ని విలువలను ప్రింట్ చేయవచ్చు కాబట్టి మీరు అలా చేయవచ్చు ఫైల్

కాబట్టి మీరు ఈ నోడ్ పరిమాణాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు మనుము నోడ్ పరిమాణాన్ని చాలా చిన్నదిగా చేస్తే అప్పుడు చాలా నోడ్లు ఉంటాయి మరియు ప్రతి నోడ్ యాక్సెస్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఇది log n 2 కాబట్టి n ను పెద్దదిగా చేయడం ద్వారా మనము ప్రయోజనం పొందుతాము ఈ లాగ్ విలువ లేదా ఎత్తు తక్కువగా ఉంటుంది కాని నేను n ని ఏకపక్షంగా పెద్దదిగా చేయగలను అప్పుడు n ఒక డిస్క్ బ్లాక్ ఇది చాలా విలక్షణమైనదని నేను అనుకుంటే అప్పుడు n సుమారుగా 100 ఉంటుంది కాబట్టి నా ఇండెక్స్ ఫైలులో 4 నోడ్ యాక్సెస్ లు కాబట్టి మీరు దీన్ని బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీలను చూపిస్తుంది B ట్రీను ఎలా అప్డేట్లో ఉంది కానీ సరిగ్గా అదే అనుసరిస్తుంది నోడ్ విభజన యొక్క ఆలోచన మరియు 2 3 4 ట్రీ విషయంలో మీరు ఇక్కడ 2 నుండి 3 మరియు 3 నుండి 4 నోడ్ వరకు కదులుతారు మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మీరు ప్రతి నోడ్ సగం ఉండేటట్లు ఎప్పుడూ నిర్ధారించుకోండి ఎందుకంటే n 2 కనీస అవసరం కాబట్టి నోడ్ పూర్తి అయ్యేవరకు మీరు నోడ్లోఇంసెర్షన్ చేస్తూనే ఉంటారు అది నిండినప్పుడు మీరు దాన్ని ఇంకొకటి ఇన్సర్ట్ చేయలేరు మరియు దానిని రెండు నోడ్లుగా విభజిస్తారు కాబట్టి వాటిలో ప్రతి ఒక్కటి కనీసం సగం నిండినట్లు అవుతుంది మరియు ఇది సాధారణ తర్కం మరియు మిగిలినవి 2 3 4 ట్రీ ఇంసెర్షన్ పై అనుసరించడం ద్వారా మీరు గుర్తించవచ్చు కాబట్టి ఇది మొదటి అల్గోరిథం అప్పుడు మనము నోడ్ను విభజించే వ్యూహాన్ని ఇక్కడ చూపించాము ఇది మీతో చర్చించినట్లు నాకు తెలుసు మరియు స్ప్లిట్ యొక్క మధ్య మూలకాన్ని ప్రచారం చేయాలనే భావన ఇక్కడ కొనసాగుతుంది ఇక్కడ తదుపరి మరియు B ట్రీ పరంగా చూపిన ఉదాహరణలు ఒక నిర్దిష్ట కీని ఇన్సర్ట్ చేయటానికి ముందు మరియు తరువాత మీరు దాని గుండా వెళ్లి మీరే ఒప్పించులోవాలి అల్గోరిథంలో మరికొన్ని దశలు ఉన్నాయి దయచేసి వాటిని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మొత్తం ప్రక్రియ మరియు తరువాత ఇది చాలా క్రిప్టిక్ సూడోకోడ్ను అధ్యయనం చేయమని మీకు నేను చెప్తున్నాను అదేవిధంగా B ట్రీ లో తొలగింపుకు ఉదాహరణలు కాబట్టి శ్రీనివాసన్ తొలగించడానికి ముందు మరియు తరువాత ట్రీలు చూపించబడ్దాయి అప్పుడు మనము అలా తొలగిస్తే ఇప్పుడు విభజనకు విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు నేను నోడ్స్లో మరికొన్ని దశలు ఉన్నాయి వాటిని చూడండి మీకు 2 3 4 ట్రీ గురించి తెలుసు కాబట్టి మీరు వాటిని అర్థం చేసుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి తొలగింపులో మరిన్ని దశలు ఇది అల్గోరిథమిక్ దశల పరంగా తొలగింపు ప్రక్రియ మరియు తొలగింపు కోసం మీరు ఏమి చేయాలి కాబట్టి ఇవన్నీ ఇక్కడ వివరించబడ్డాయి B ట్రీ ఫైల్ ఆర్గనైజేషన్ చూస్తుంది ఇండెక్స్ ఫైళ్ళ కూడా B ట్రీ ను ఉపయోగించడం ద్వారా పరిష్కరించవచ్చు కాబట్టి ఇది సూచిక B ట్రీ ఇండెక్స్ ఫైల్ లో ఉన్న విధంగానే నిర్వహించబడతాయి కాబట్టి ఇక్కడ మనము దానిని వివరిస్తున్నాము ఇప్పటివరకు మనము మొత్తం B ట్రీ ను ఇండెక్స్ ఫైల్ ఆర్గనైజేషన్ స్థాయిలో మాత్రమే మీరు డేటా రికార్డులను నిర్వహణ కోసం ఉంచాలి కాబట్టి ఇది B ట్రీ ఆర్గనైజేషన్ యొక్క కొన్ని ఉదాహరణలను చూపుతోంది రికార్డ్ పునః స్థాపన మరియు ద్వితీయ సూచికలో కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి రికార్డ్ ని ఉంచుతాము మరియు ప్రాధమిక సూచికను చాలా సమర్థవంతంగా శోధించవచ్చని మనకు తెలుసు కాబట్టి ద్వితీయ సూచికలో మీరు రికార్డుకు నేరుగా పాయింటర్ను పొందలేరని మీరు కనుగొనగలిగినప్పుడు ఏమి జరుగుతుంది కానీ మీరు శోధన కీని పొందుతారు దీని ద్వారా మీరు ప్రాధమిక సూచికను ఉపయోగించుకోవచ్చు మరియు వాస్తవానికి దానికి వెళ్ళవచ్చు కానీ దానితో మీరు వేర్వేరు ద్వితీయ సూచిక నిర్మాణాలను నిర్వహించడం మరియు అనేక రికార్డ్ పునః స్థాపన సమస్యలలో చిక్కుకోవడం వంటి వాటి నుండి బయటపడతారు మీ ఇండెక్సింగ్ చేయవచ్చు కాబట్టి ఇది చాలా సాధారణమైన వ్యూహం తరువాత B ట్రీ సూచిక ఫైల్ను శీఘ్రంగా పరిశీలిద్దాం ఇది మరొక ప్రత్యామ్నాయ అవకాశం B ట్రీ మధ్య ప్రాథమిక వ్యత్యాసం మరియు B ట్రీ శోధన కీ విలువలను ఒక్కసారి మాత్రమే కనిపించేలా చేస్తుంది మీరు B ట్రీ లో గుర్తుంచుకుంటే మీ శోధన కీ విలువలు అంతర్గత నోడ్లో సంభవించే చోట బహుళ నోడ్ స్థాయిలలో కూడా జరుగుతూనే ఉంటాయి B B ట్రీ సెర్చ్ కీ B ట్రీలో మరెక్కడా కనిపించవు కాబట్టి అది చేయకపోతే సహజంగానే ఈ కీ కోసం మనము కనుగొన్న అసలు రికార్డ్ విలువ ఎక్కడ ఉంటుంది కాబట్టి మీరు చేసేది నోడ్లోనే మీరు కీతో పాటు మరొక ఫీల్డ్ను పరిచయం చేస్తారు వాస్తవ రికార్డుకు పాయింటర్ కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఇది B ట్రీ నోడ్ యొక్క సాధారణ నిర్మాణం మరియు ఇప్పుడు మనం చేస్తున్నది కీతో పాటు ప్రత్యేక పాయింటర్లలో ఉంచడం ఇది ఆ కీ కోసం డేటాను వాస్తవంగా రికార్డ్ చేస్తుంది ఇది వాస్తవ రికార్డుకు పాయింటర్లుగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇంతకు ముందు B ట్రీలో అన్ని రికార్డులు చివరగా లీఫ్ స్థాయిలో వస్తాయి అయితే ఇక్కడ నిర్మాణంతో పాటు శోధన కీ యొక్క పునరావృతం లేదు కాబట్టి అవి అక్కడకు వస్తాయి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను కాబట్టి మీరు దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు చూసినది B ట్రీ మొజార్ట్ స్థాయి కాబట్టి ఇక్కడ నుండి వాస్తవానికి మీరు మొజార్ట్ రికార్డుకు పాయింటర్లను పొందుతారు అదేవిధంగా ఐన్స్టీన్ ఇదేనా కాబట్టి ఇవి ప్రయోజనాలు ఇది సంబంధిత B ట్రీ కంటే తక్కువ నోడ్లను ఉపయోగిస్తుంది కొన్నిసార్లు లీఫ్ నోడ్ పెద్దవిగా కనిపిస్తాయి ఇప్పుడు మీరు డేటాకు పాయింటర్లను కలిగి ఉన్నందున ఫ్యాన్ అవుట్ చాలా క్లిష్టంగా ఉంటాయి మరియు అమలు చేయడం చాలా కష్టం కాబట్టి సాధారణంగా B ట్రీ యొక్క ప్రయోజనాలు ప్రతికూలతలను అధిగమించవు కాబట్టి మీరు B ట్రీను ఉపయోగించడం చాలా తరచుగా ఉండదు కానీ అవి కొన్ని సమయాల్లో ఉపయోగించబడుతున్నాయి కానీ ఇది సాధారణ విషయం కాదు మరియు మనము డేటా ఫైల్ జరుగుతాయి చివరి మాడ్యూల్లో చర్చించిన 2 3 4 ట్రీ అయిన మెమరీ డేటా నిర్మాణంలో సరళంగా సమాంతరంగా ఉంచడం ద్వారా నేను వాటిని పరిచయం చేసాను కాబట్టి B ట్రీ యొక్క ఇంసెర్షన్ ప్రక్రియలను చూసేటప్పుడు మీరు అనుసరించడానికి ఇబ్బంది ఉంటే మీరు 2 3 4 ట్రీ కు తిరిగి వెళ్ళమని నేను చెప్తాను అది సంభవించే సరళమైన పరిస్థితి అని అర్థం చేసుకోవచ్చు మరియు తరువాత మీరు B ట్రీ అల్గోరిథం లోని నిర్దిష్ట పాయింట్లకు తిరిగి వస్తారు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అవగాహన కోసం మీరు 2 3 4 ట్రీ ను సూచించినప్పుడు కూడా గుర్తుంచుకోండి B ట్రీ విషయంలో అన్ని నోడ్ రకాలు ఒకేలా ఉంటాయి మరియు ప్రాథమిక అవసరం ప్రతి నోడ్రూట్ నోడ్ తప్ప అన్ని సమయాలలో కనీసం సగం నిండి ఉండాలి రూట్ నోడ్ మరియు అదనంగా మనము B ట్రీ తో పరిచయం కలిగి ఉన్నాము మరియు B ట్రీ తగినంత శక్తివంతమైనది కాదు అది తగినంత ప్రయోజనాలను ఇవ్వదు కనుక మనం B ట్రీని దాని స్థానంలో ఉపయోగించాలనుకుంటున్నాము